ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I పై లెక్చర్స్ కు స్వాగతం ఈరోజు మనం ఒక వేరియబుల్ యొక్క డెరివేటివ్స్ మరియు డిఫరెన్ష్యబిలిటీ కి సంబంధించిన లెక్చర్ సంఖ్య 11 ను చర్చించుకుంటున్నాము వాస్తవానికి తర్వాత లెక్చర్ లో మనం సెవరల్ వేరియబుల్స్ కి సంబంధించిన అంశాలను చర్చిస్తాం కాబట్టి ముందుగా ఈ లెక్చర్ లో ఒక వేరియబుల్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని చర్చించడం చాలా ముఖ్యం సింగిల్ వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అంటే ఏమిటి yf ను సింగిల్ వేరియబుల్ లో ఫంక్షన్ అనుకోండి x కు x ని కలపడం ద్వారా వచ్చిన పాయింట్ xx వద్ద f విలువ fxx లో నుండి x వద్ద f విలువ fx ను తీసివేయడం వల్ల వచ్చిన విలువను x తో భాగించడం వల్ల వచ్చిన నిష్పత్తి fxx fxxఅవుతుంది ఈ నిష్పత్తి డెఫినిట్ లిమిట్ x→0 ను కలిగి ఉంటే అప్పుడు మనం ఈ లిమిట్ ను x వద్ద fx యొక్క డెరివేటివ్ అంటాము ఇది డెరివేటివ్ యొక్క నిర్వచనం దీనిని సాధారణంగా f లేదా y లేదా dydx తో సూచిస్తాము అంటే డెరివేటివ్ అనే భావన ఇక్కడ xx వద్ద f విలువ లో నుండి x వద్ద f విలువను తీసివేసి దానిని x తో భాగించడం వల్ల వచ్చిన కోషెంట్ యొక్క లిమిట్ ను తెలియజేస్తుంది కాబట్టి ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఫంక్షన్ కు డెరివేటివ్ ఉంది అని అంటాం మరియు దాని విలువ లిమిట్ వ్యాల్యూ కి సమానం ఇక్కడ మనం డెరివేటివ్ ను f లేదా y లేదా dydx తో సూచిస్తాము సాధారణంగా డిఫరెన్ష్యబిలిటీ మరియు డిఫరెన్షియల్ అంటే ఏమిటి ఇప్పుడు మనం చూడబోయే డెఫినిషన్ చాలా ఫార్మల్ డెఫినిషన్ మరియు దీనిని ఇలా ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే దీనిని సెవరల్ వేరియబుల్స్ కు సులభంగా విస్తరించవచ్చు ఒక ఫంక్షన్ fx x వద్ద డిఫరెన్ష్యబుల్ అని చెప్పాలంటే x లో ఇంక్రిమెంట్ x అయినప్పుడు ఇది ఆర్బిట్రేరి ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ y ను yAxϵx గా వ్రాయగలగాలి ఇక్కడ x→0 అయినప్పుడు →0 అవుతుంది మరియు A స్థిరాంకం మరియు ఇది x మీద ఆధారపడదు కాబట్టి y లో ఇంక్రిమెంట్ ను y తో సూచిస్తాం మనం yAxϵx గా వ్రాయగలిగితే అప్పుడు మనం ఆ ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అవుతుంది అంటాము ఇక్కడ A స్థిరాంకం మరియు అది x మీద ఆధారపడదు కాబట్టి Ax లీనియర్ టర్మ్ అవుతుంది మరియు x→0 అయినప్పుడు →0 అవుతుంది కుడి చేతి వైపు లో ఉన్న మొదటి పదం Ax ను డిఫరెన్షియల్ లేదా y యొక్క టోటల్ డిఫరెన్షియల్ అంటాము మరియు దీనిని సాధారణంగా dy తో సూచిస్తాము ఈ విధంగా dy డిఫరెన్షియల్ కు ఇంకొక నోటేషన్ అవుతుంది మరియు dyAx అవుతుంది ఇక్కడ Ax y వ్యక్తీకరణలో లీనియర్ టర్మ్ yf మరియు y లో ఇంక్రిమెంట్ yకాబట్టి yfxx fx అవుతుంది y లో ఇంక్రిమెంట్ y ను yAxϵx గా వ్రాయగలిగితే అప్పుడు ఆ ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అవుతుంది అంటాము ఇక్కడ x→0 అయినప్పుడు →0 అవుతుంది మరియు A x మీద ఆధారపడదు కాబట్టి ఇలా చేయగలిగితే ఆ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది అంటాము మరియు తర్వాత స్లైడ్ లో yAxϵx గా నిర్వచించబడిన డిఫరెన్షబులిటీ డెఫినిషన్ మరియు ఇంతకుముందు నిర్వచించబడిన డెరివేటివ్ యొక్క డెఫినిషన్ సమానం అని చూస్తాము ఇప్పుడు తర్వాత స్లైడ్ కి వెళ్దాం ఇక్కడ డిఫరెన్షబులిటీ మరియు డెరివేటివ్ వాటి మధ్య ఉన్న సంబంధం మరియు ఆ రెండూ సమానమేనా అనే వాటిని పరిశీలిస్తాం yf అనే ఫంక్షన్ x అనే పాయింట్ వద్ద డిఫరెన్ష్యబుల్ కావడానికి ఆవశ్యక మరియు పర్యాప్తక నియమం ఏమిటంటే అది ఆ పాయింట్ దగ్గర పరిమిత డెరివేటివ్ ని కలిగి ఉండాలి ఇక్కడ ఆవశ్యక మరియు పర్యాప్తక నియమం యొక్క అర్థం ఏమిటంటే ఒక ఫంక్షన్ ఒక పాయింట్ దగ్గర డిఫరెన్ష్యబుల్ అయితే అప్పుడు అది ఆ పాయింట్ దగ్గర డెరివేటివ్ ను కలిగి ఉంటుంది మరియు దానికి ఆ పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు దానిని ఆ పాయింట్ దగ్గర డిఫరెన్ష్యబుల్ అవుతుందంటాము కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటంటే సింగిల్ వేరియబుల్ విషయంలో మనం ఇంతకు ముందు ఇచ్చిన డెరివేటివ్ యొక్క డెఫినిషన్ మరియు ఇప్పుడు చూసిన డిఫరెన్షబులిటీ డెఫినిషన్ రెండూ సమానం ఇప్పుడు మనం డిఫరెన్షబులిటీ అంటే ఇచ్చిన పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వడాన్ని చూస్తాం దీనికొరకు ఫంక్షన్ yf డిఫరెన్ష్యబుల్ అవుతుందనుకోండి x లో ఇంక్రిమెంట్ x అయినప్పుడు yని y లో ఇంక్రిమెంట్ గా తీసుకుంటాం మరియు ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది కాబట్టి డెఫినిషన్ ప్రకారం y ని Axϵx గా వ్రాయవచ్చు ఇప్పుడు మనం దీనికి లిమిట్ ను తీసుకోవచ్చు కానీ మనం లిమిట్ ను తీసుకోబోయే ముందు దీనిని x తో భాగిద్దాం అప్పుడు పై ఈక్వేషన్ yx Aϵ అవుతుంది ఇప్పుడు మనం లిమిట్ x→0 ని తీసుకుందాం అప్పుడు పై ఈక్వేషన్ x→0⁡yx x→0A x→0ϵ అవుతుంది ఇక్కడ x→0A విలువ A అవుతుంది ఎందుకంటే ఇక్కడ x లేదు మరియు A విలువ x మీద ఆధార పడదు కాబట్టి మరియు x→0 అయినప్పుడు ϵ→0 అవుతుంది కాబట్టి x→0ϵ విలువ 0 అవుతుంది అందువల్ల మనకు x→0⁡yx A అవుతుంది ఇక్కడ A స్థిరాంకం మనకు y అంటే fxx f అని తెలుసు కాబట్టి x→0⁡yx x→0fxx fx అవుతుంది ఇది ఇంతకు ముందు స్లైడ్ లో మనం చర్చించిన డెరివేటివ్ ను సూచిస్తుంది మరియు దీనిని మనం fx గా వ్రాయ వచ్చు కాబట్టి మనకు fx A అవుతుంది ఇక్కడ మనం పరిశీలించినదేమిటంటే f డిఫరెన్ష్యబుల్ అయితే fx దాని డెరివేటివ్ అవుతుంది మరియు దాని విలువ A కి సమానం అవుతుంది అంటే fx A అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసినదేమిటంటే ఒక ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయితే అప్పుడు దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది మరియు దాని విలువ y వ్యక్తీకరణ లో ఉన్న A కి సమానం అవుతుంది కాబట్టి f డిఫరెన్ష్యబుల్ అయితే f ఎగ్జిస్ట్ అవుతుంది మరియు దాని విలువ ఖచ్చితంగా A అవుతుంది తర్వాత మనం ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవడాన్ని చూస్తాం ఇప్పుడు మనం fx A అనుకుందాం దీని అర్థం ఏమిటంటే f ఎగ్జిస్ట్ అవుతుంది లేదా f యొక్క డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది మనం f యొక్క డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది మరియు దాని విలువ A కి సమానం అవుతుంది అనుకున్నాం కాబట్టి డెఫినిషన్ నుండి fx A ను x→0fxx fx A గా వ్రాయవచ్చు నేను ఇప్పుడు ఒక ఉదాహరణ ను వివరిస్తాను x→0 f L అనుకోండి అప్పుడు f Lను x యొక్క నైబర్ హుడ్ లో నిర్వచించవచ్చు మరియు దాని విలువను గా తీసుకుందాం అప్పుడు f L అవుతుంది కాబట్టి ఇక్కడ కు ఒక ప్రాపర్టీ ఉంది అదేమిటంటే x→0 అయినప్పుడు →0 అవుతుంది ఇప్పుడు రెండు వైపులా లిమిట్ ను తీసుకుందాం అప్పుడు x→0ϵ x→0f L అవుతుంది x→0fx L కాబట్టి x→0f L విలువ 0 అవుతుంది అందువల్ల x→0ϵ 0 అవుతుంది కాబట్టి f L ϵ గా రాస్తే ϵ కు ఒక ప్రాపర్టీ ఉంటుంది అదేమిటంటే x→0 అయినప్పుడు →0 అవుతుంది మనకు x→0fxx fx A సందర్భంలో కూడా పైన ఉదాహరణలో చెప్పిన పరిస్థితే ఎదురవుతుంది కాబట్టి పైన ఉదాహరణలో రాసిన విధంగా fxx fx ను Aϵ గా వ్రాయవచ్చు ఇక్కడ x→0 అయినప్పుడు ϵ→0 అవుతుంది ఈ భావనను మనం తర్వాత లెక్చర్స్ లో కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు మనం fxx fx కి లిమిట్ కి బదులుగా దాని విలువ కి ϵ ని కలుపుతాము ఇక్కడ ϵ కు ఒక ప్రాపర్టీ ఉంది అదేమిటంటే x→0 అయినప్పుడు →0 అవుతుంది x→0fxx fx A కాబట్టి x→0 అయినప్పుడు ϵ ఖచ్చితంగా 0 అవ్వాలి ఇప్పుడు మనం fxx fx A ϵ ఈక్వేషన్ లోని కోషెంట్ లో ఉన్నx ను కుడి చేతి వైపు కు తీసుకువెళ్దాం అప్పుడు fxx fx AxϵΔx అవుతుంది ఇక్కడ x→0 అయినప్పుడు →0 అవుతుంది మనకు fxx fx అంటే y అని తెలుసు కాబట్టి పై ఈక్వేషన్ y AxϵΔx అవుతుంది ఇక్కడ A విలువ x మీద ఆధారపడదు ఎందుకంటే ఇది A యొక్క లిమిటింగ్ కేస్ కాబట్టి ఇప్పుడు డిఫరెన్షబులిటీ యొక్క డెఫినిషన్ నుండి f డిఫరెన్ష్యబుల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకున్నదేమిటంటే dy గా పరిచయం చేయబడిన ఫంక్షన్ యొక్క డిఫరెన్షియల్ Ax అవుతుంది కాబట్టి ఫంక్షన్ f యొక్క డిఫరెన్షియల్ f యొక్క డెరివేటివ్ A మరియు x లో ఇంక్రిమెంట్ x ఇది ఆర్బిట్రేరి ఇంక్రిమెంట్ ల లబ్దం అవుతుంది దీనిని dy తో సూచిస్తాము కాబట్టి dy ను డిఫరెన్షియల్ అంటాము మరియు అది దాని యొక్క డెరివేటివ్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్ లో ఇంక్రిమెంట్ x యొక్క లబ్దం కు సమానం అవుతుంది లేదా dy fxΔx అని వ్రాయవచ్చు ఇక్కడ మనం నేర్చుకున్న దేమిటంటే ఒక వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా డెరివేటివ్ ను కలిగి ఉండడం అన్నా లేదా డిఫరెన్షబులిటీ ని కలిగి ఉండడం అన్నా ఒకటే తర్వాత డిఫరెన్షియల్స్ యొక్క రేఖాగణిత వివరణకు వెళ్దాం ఇప్పుడు మనం జామెట్రీ లో డిఫరెన్షియల్ అంటే అర్థం ఏమిటో చూద్దాం ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయినప్పుడు మనం y ని పరిచయం చేశాం ఈ సందర్భంలో మనం yని y AxϵΔx గా వ్రాయవచ్చు మరియు దీనికి లిమిట్ తీసుకున్నప్పుడు A విలువ fx కు సమానం అవ్వడాన్ని మనం చూశాం ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా పరిశీలించాం అదేమిటంటే మనం పరిచయం చేసిన డిఫరెన్షియల్ dy విలువ A dx అవుతుంది మరియు A విలువ f అని మనకు ఇంతకు ముందే తెలుసు కాబట్టి dy fdx అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి మరియు జామెంట్రీ పరంగా డిఫరెన్షియల్ అంటే ఏమిటి అనే వాటిని చూస్తాము ఇక్కడ y ను ఫంక్షన్ గా తీసుకుందాం ఒక కోఆర్డినేట్ సిస్టం ను తీసుకుందాం అందులో ఇది x యాక్సిస్ ను ఇది y యాక్సిస్ ను సూచిస్తుంది ఇందులో ఒక కర్వ్ ను గీద్దాం దానిని yf అనుకుందాం ఇది ఒక వేరియబుల్ లో ఫంక్షన్ ఇప్పుడు x యాక్సిస్ మీద ఒక పాయింట్ ను తీసుకుందాం దానిని x అనుకుందాం అప్పుడు y విలువ f అవుతుంది మరియు ఇది హైట్ ను సూచిస్తుంది ఇప్పుడు కర్వ్ మీద పాయింట్ x f అవుతుంది కాబట్టి ఈ పాయింట్ x f అవుతుంది తర్వాత మనం x కు x ఇంక్రిమెంట్ ని ఇద్దాం ఇప్పుడు మనం x యాక్సిస్ మీద xx అనే ఇంకో పాయింట్ ను పొందుతాము మరియు ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ విలువ fxx అవుతుంది x కోఆర్డినేట్ xx మరియు xx వద్ద ఫంక్షన్ విలువ fxx కాబట్టి y కోఆర్డినేట్ fxxఅవుతుంది ఇప్పుడు కర్వ్ మీద ఈ పాయింట్ xx fxx అవుతుంది ఇప్పుడు ఈ పాయింట్ x f వద్ద టాంజెంట్ ను గీద్దాం మనం డెరివేటివ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టాంజెంట్ పిక్చర్ లోకి వస్తుంది ఇప్పుడు ఈ పాయింట్ x f వద్ద టాంజెంట్ ను డాటెడ్ లైన్స్ తో సూచిద్దాం మరియు తర్వాత ఇది సహజంగా x అవుతుంది ఇది x కు మనం ఇచ్చిన ఇంక్రిమెంట్ కాబట్టి ఇది x లేదా dx అవుతుంది ఈ పాయింట్ కు మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనం dx ను రాశాం కాబట్టి మరియు ఇది y లో ఇంక్రిమెంట్ కాబట్టి మనం x కు x ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ఇది yలో మార్పు అవుతుంది కాబట్టి అది y లో మార్పు అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఇది y అవుతుంది మరియు ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇది y అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న భేదం y అవుతుంది లేదా y లో ఇంక్రిమెంట్ ఇది అవుతుంది dy అంటే ఏమిటి ఇక్కడ dy మొదటి డెరివేటివ్ అవుతుంది మరియు దాని విలువ fdx అవుతుంది కాబట్టి ఇది డెరివేటివ్ అయితే టాంజెంట్ f ఈ కోణం యొక్క టాంజెంట్ అవుతుంది కాబట్టి అది దీనికి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు దూరం f నుండి x అవుతుంది ఎందుకంటే ఈ త్రిభుజం లో ఈ కోణం యొక్క టాంజెంట్ x అనే పాయింట్ దగ్గర f అవడాన్ని మీరు గుర్తించవచ్చు మరియు ఇది మనం dyగా పిలువబడే x కు సమానమైన ఈ దూరం కు సమానం అవుతుంది కాబట్టి dy లేదా ఈ దూరం fx కు సమానం అవుతుంది కాబట్టి ఈ దూరం fx అవుతుంది దీనిని మనం dy గా పిలుస్తాము కాబట్టి దీనిని చెరపనివ్వండి కాబట్టి ఇది మన డెఫినిషన్ లో dy అవుతుంది ఇప్పుడు ఇది y అని ప్రతి ఒక్కరూ గమనించండి ఇక్కడ y y లో ఇంక్రిమెంట్ లేదా x కు x ఇంక్రిమెంట్ ని ఇచ్చినప్పుడు ఫంక్షన్ లోని ఇంక్రిమెంట్ మరియు ఇది dy అంటే మన డెఫినిషన్ లో y యొక్క డిఫరెన్షియల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించా మంటే x మరియు y లు x ను x గా మార్చినప్పుడు ఫంక్షన్ లో వచ్చిన మార్పు లుగా తర్వాత ఫంక్షన్ లో y యొక్క మార్పును మరియు dy ని టాంజెంట్ లో వచ్చిన మార్పుగా గమనించాము కాబట్టి ఇది టాంజెంట్ వెంట మార్పు మరియు మనం x కు x ఇంక్రిమెంట్ ను ఇచ్చినప్పుడు ఇది ఫంక్షన్ తో పాటు మారుతూ ఉంటుంది ఇక్కడ మనం dy మరియు dx dy మరియు dx ల కొలతలు టాంజెంట్ వెంట మారడాన్ని కూడా గమనించాము కాబట్టి ఇది ఇక్కడ టాంజెంట్ వెంట ఉంటుంది ఇక్కడ మనం x తో మార్పు చేశాము లేదా మనం దీనిని dx గా పిలవవచ్చు మరియు ఇక్కడ అది టాంజెంట్ లో dy తో మార్పు అవుతుంది ఇంకోవైపు ఫంక్షన్ f లో y మరియు x కొలతలు మారతాయి కాబట్టి ఇక్కడ మనం x కు x ఇంక్రిమెంటు ని ఇచ్చినప్పుడు ఫంక్షన్ y లో ఇంక్రిమెంట్ y అవుతుంది కాబట్టి మనం దీనిని y తో దీనిని x తో మరియు దీనిని x లేదా dx తో సూచిస్తాము మరియు ఇవి అన్ని సమానం ఎందుకంటే x లో మార్పు x తో సూచించినా లేదా y తో సూచించినా అవి రెండూ సమానం కానీ y యాక్సిస్ వెంట ఫంక్షన్ లో ఈ మార్పు ఉంటుంది మరియు ఫంక్షన్ యొక్క టాంజెంట్ లో ఈ మార్పు ఉంటుంది కాబట్టి అక్కడ డిఫరెన్స్ ఉంటుంది లేదా ఫార్ములా నుండి మనం దీనిని గమనించవచ్చు ఎందుకంటే మనకు dy యొక్క డెఫినిషన్ నుండి dy విలువ fdx అవుతుంది మరియు మనం y బదులుగా x ని ప్రతిక్షేపిస్తే అంటే y x అనుకోండి కాబట్టి yx మరియు డెరివేటివ్ dx లేదా x అవుతుంది ఎందుకంటే వాస్తవానికి దీనిని లీనియర్ టర్మ్ గా తీసుకుంటున్నాం మరియు దాని విలువ Ax అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది f x గా నిర్వచించబడుతుంది కాబట్టి dx విలువ x అవుతుంది లేదా ఈ నోట్ నుండి మనం dy మరియు dx విలువలు టాంజెంట్ వెంట మారడాన్ని మనం అర్థం చేసుకోగలం కాబట్టి మనం dx మరియు dy లను కలిగి ఉన్నాము మరియు ఈ x ను మరియు ఈ y ను కలిగి ఉన్నాము సరేనా కాబట్టి ఇప్పుడు మనం ఆ డెఫినిషన్ ను తిరిగి వ్రాసినప్పటికీ మళ్లీ డిఫరెన్షబులిటీ కి రేఖాగణిత వివరణ ఉంది yf అనే ఫంక్షన్ x0 y0 అనే పాయింట్ దగ్గర డిఫరెన్ష్యబుల్ అవుతుందని చెప్పాలంటే ఒక లీనియర్ ఫంక్షన్ ద్వారా ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో దానిని అంచనా వేయగలగాలి కాబట్టి మనం ఇంతకు ముందు ఉన్న లీనియర్ వ్యక్తీకరణ పరంగా మరియు తర్వాత x పరంగా వ్రాసిన డిఫరెన్షబులిటీ యొక్క మరొక వివరణ కాబట్టి ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో లీనియర్ ఫంక్షన్ ద్వారా అంచనా వేయగలిగితే ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అని చెప్పడానికి మనకు మరొక వివరణ ఉంది ఈ ఫంక్షన్ ను x0 y0 అనే పాయింట్ యొక్క నైబర్హుడ్ లో లీనియర్ ఫంక్షన్ ద్వారా అంచనా వేయగలిగితే గణిత శాస్త్ర పరంగా f అంటే అర్థం ఏమిటి ఇప్పుడు fAϵx x0 x లో లీనియర్ ఫంక్షన్ అవుతుంది ఇది ఇంతకు ముందు ఉన్న డెఫినిషన్ ను పోలిన డెఫినిషన్ మనం ఈ fను ఎడమ చేతి వైపు కు తీసుకు వస్తే ఇది y లాగా అవుతుంది మరియు ఇక్కడ మనకు xమరియు Aϵమరియు మళ్లీ x లో మార్పు ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ మనం f ను x0 y0 అనే పాయింట్ యొక్క నైబర్హుడ్ లో లీనియర్ ఫంక్షన్ ద్వారా వ్యక్తపరచగలగడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని అర్థం ఏమిటి ఇది లీనియర్ ఫంక్షన్ మరియు మనం ϵ మరియు x x0 లను కలిగి ఉన్నాము మరియు x→x0 అయినప్పుడు ϵ→0 అవ్వడాన్ని గమనించండి కాబట్టి ఈ పదం చాలా చిన్నది ఎందుకంటే ఇది కూడా 0 కి వెళ్తుంది మరియు ఇది కూడా 0 కి వెళ్తుంది మనకు క్వాడ్రాటిక్ టర్మ్ x లలో మరియు లీనియర్ టర్మ్ x x0 టర్మ్ లలో ఉంటుంది దీని అర్థం ఏమిటంటే ఈ ఫంక్షన్ ను x0 యొక్క నైబర్హుడ్ లో ఈ లీనియర్ ఫంక్షన్ ద్వారా మనం అంచనా వేయవచ్చు కాబట్టి ఇది x లో లీనియర్ ఫంక్షన్ మరియు కర్వ్ యొక్క టాంజెంట్ ఈక్వేషన్ x0 y0 అనే పాయింట్ వద్ద ఫంక్షన్ y లేదా కర్వ్ yfx యొక్క టాంజెంట్ ఈక్వేషన్ కు సమానం అవుతుంది కాబట్టి మళ్లీ ఇది x యాక్సిస్ y x ఇక్కడ ఉంది ఆ పై మనకు కర్వ్ yfx ఉంది మరియు ఈ పాయింట్ x0 దగ్గర పాయింట్ x0 f మీరు టాంజెంట్ ను గీస్తే తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నా మంటే ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయితే దానిని మనం నైబర్హుడ్ లో లీనియర్ ఫంక్షన్ ద్వారా అంచనా వేయవచ్చు మరియు ఈ లీనియర్ ఉజ్జాయింపు యొక్క ఖచ్చితత్వం మనం x ను ఎక్కడ తీసుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు x ఈ పాయింట్ అయితే ఇది చాలా బాగా అంచనా వేయబడుతుంది మరియు ఇది ఈ x0 నుండి చాలా దూరంలో ఉంటే మనం బాగా అంచనా వేయలేం కాబట్టి కనీసం ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో లీనియర్ ఫంక్షన్ ద్వారా మనం అంచనా వేయగలిగితే అప్పుడు మనం ఈ ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అంటాము లేదా గణిత శాస్త్ర పరంగా ఈ f ను లీనియర్ ఫంక్షన్ మరియు మరియు భేదం x x0 మరియు 0 పరంగా రాయగలిగితే అప్పుడు కూడా ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అంటాం కాబట్టి ఈ డిఫరెన్స్ పరంగా ఇది లీనియర్ టర్మ్ కాదు ఇది ఇక్కడ నాన్ లీనియర్ టర్మ్ కాబట్టి మనకు ఈ లీనియర్ టర్మ్ మరియు ఈ నాన్ లీనియర్ టర్మ్ ఉంది మరియు ఇది ఈ సందర్భంలో మనం రాసిన టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఇప్పటివరకు మనం డిఫరెన్షబులిటీ ని పరీక్షించడం నేర్చుకున్నాం మనకు ప్రాథమికంగా మూడు కాన్సెప్ట్ లు ఉన్నాయి అందులో మొదటిది ఈ డెరివేటివ్ యొక్క ఉనికి ఇది ఈ కోషెంట్ ను మూల్యాంకనం చేసి దానికి లిమిట్ ను తీసుకోవడం ద్వారా అంచనా వేయబడుతుంది కాబట్టి ఈ లిమిట్ ఉంటే ఫంక్షన్ డెరివేటివ్ ను కలిగి ఉందని లేదా ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అని పిలుస్తాం ఎందుకంటే అది ఫంక్షన్ యొక్క డిఫరెన్షబులిటీ కి సమానం మరియు దీనిని మనం f లేదా dy లేదా y తో సూచిస్తాం మనం చూసిన రెండవ కాన్సెప్ట్ ఏమిటంటే ydyϵx ఈ ఎక్స్ప్రెషన్ ను మనం dy మరియు ϵx పరంగా వ్రాయగలము మరియు dyAΔx ను డిఫరెన్షియల్ టర్మ్ అంటాము ఇక్కడ xx లో ఇంక్రిమెంట్ కాబట్టి ఈ y ని ఈ రూపంలో రాయగలిగినప్పుడు డిఫరెన్షబులిటీ ని పరీక్షించడానికి ఇది మరొక మార్గం మూడవది ఏమిటంటే ఈ పదం లో నుంచే తీసివేయబడుతుంది కాబట్టి y మరియు ఈ dy ని ఎడమవైపు కు తీసుకొని దానిని x తో భాగించి ఆపై మనం లిమిట్ ని తీసుకుంటాం ఇక్కడ x→0 అయినప్పుడు →0 అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ తప్పనిసరిగా 0 అవ్వాలి కాబట్టి డిఫరెన్షబులిటీ ని పరీక్షించడానికి మనం దీనినైనా ఉపయోగించవచ్చు ఇక్కడ కోషెంట్ తప్పనిసరిగా 0 అవ్వాలి లేదా దీనినైనా ఉపయోగించవచ్చు లేదా మనం డెరివేటివ్ నైనా ఉపయోగించవచ్చు ఇక్కడ మనకు మూడు కాన్సెప్ట్ లు ఉన్నాయి ఇప్పుడు మనం మొదటి ఉదాహరణలో fx2 ను డిఫరెన్ష్యబుల్ అని చూపిస్తాం మన దగ్గర yx2 మరియు y ఉన్నాయి ఇక్కడ y అంటే fxx fx అవుతుంది ఇక్కడ fxx అంటే xx2 మరియు fxx fx విలువ xx2 x2 అవుతుంది దీన్ని విస్తరిస్తే మనకు x2x22xx x2 వస్తుంది ఇక్కడ x2 మరియు x2 లు క్యాన్సిల్ అవుతాయి మరియు మనకు 2xx మరియు x2 లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా 2xx మరియు x2 లు ఉంటాయి కాబట్టి మనకు ఈ రూపం ఉంది ఇది Ax మరియు ఇది x కాబట్టి ఇక్కడ సహజంగా x→0 అయినప్పుడు →0 అవుతుంది ఇక్కడ ఈ పదం 2x విలువ A అవుతుంది మరియు x ఇవ్వబడింది కాబట్టి మనం డిఫరెన్షబులిటీ కోసం ఉపయోగించిన ఫార్మాట్ ను కలిగి ఉన్నాము అంటే ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది మరియు డెరివేటివ్ యొక్క విలువ A అవుతుంది ఇక్కడ A f యొక్క లీనియర్ పార్ట్ లో x యొక్క మల్టిప్లికేషన్ లో ఉంటుంది మరియు ఇది కాబట్టి ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని మరియు దాని డెరివేటివ్ విలువ 2 x అవుతుందని సూచిస్తుంది ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనం ఈ కోషెంట్ ను x→0fxx fx అని చూపించవచ్చు ఇక్కడ మళ్ళీ అక్కడ ఉన్న fxx fx ఇవ్వబడింది కాబట్టి మనకు అక్కడ 2xxΔx2 టర్మ్ ఉంది మరియు దానిని x తో భాగించి ఆపై మనం x→0 లిమిట్ ను తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 2 x టర్మ్ మరియు x టర్మ్ ఉన్నాయి తర్వాత మనం లిమిట్ ను x→0 గా తీసుకుంటాం అప్పుడు ఇది 0 కి వెళ్తుంది మరియు మనం 2 x ని మాత్రమే పొందుతాం కాబట్టి x యొక్క ఏ విలువ కైనా ఈ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతాయని మనం చూపిస్తున్నాము కాబట్టి ఫంక్షన్ మొత్తం డొమైన్ లో డిఫరెన్షియల్ అవుతుంది లేదా ఇది ఇక్కడ నిష్పత్తి అని కూడా చూపించవచ్చు కాబట్టి y dy ని మనం తీసుకుంటే ఇది y dy అవుతుంది మనం ఈ x2 ని తీసుకొని x తో భాగిద్దాం అప్పుడు మనకు x మాత్రమే ఉంటుంది తర్వాత దీనికి x→0 ని తీసుకుంటే ఇది 0 కి వెళ్తుంది కాబట్టి అది డిఫరెన్షబులిటీ ని చూపించే మూడవ కాన్సెప్ట్ ఇక్కడ డిఫరెన్షబులిటీ ని ఈ ఫార్మేట్ లో yని వ్యక్తపరచడం ద్వారా లేదా ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఈ కోషెంట్ ని తీసుకొని మరియు ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే లేదా దీని ద్వారా చూపిస్తాం కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ yx2ని చూపిస్తుంది మనం y మరియు dy లను x2 వద్ద x1x0 01 అయినప్పుడు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ పాయింట్ x2 అవుతుంది మరియు ఇవి x లో ఇంక్రిమెంట్లు కాబట్టి మనకు yfxx f మరియు dyfxdx ఉన్నాయి కాబట్టి మీరు ఈ టేబుల్ను ఇక్కడ వేస్తే ఉదాహరణకు ఇక్కడ మనం y మరియు x విలువలను అంచనా వేయవచ్చు ఇక్కడ y విలువ f x విలువ 2x అవుతుంది మనము మొదట 1 గా తీసుకుంటాం కాబట్టి 1 f అవుతుంది ఇక్కడ ఇది f మరియు x2 కాబట్టి 9 మరియు f అవుతుంది కాబట్టి x2 విలువ 4 అవుతుంది కాబట్టి ఈ విలువ 5 మరియు ఇక్కడ ఇది 5 మరియు ఇప్పుడు dyఅవుతుంది కాబట్టి ఇక్కడ f విలువ 2 x అవుతుంది కాబట్టి 2 xdx లేదాdx మరియు x లు సమానం కాబట్టి ఇక్కడ 2 మరియు 2 x ఉంది కాబట్టి ఇది 4 మరియు dx విలువ 1 అవుతుంది కాబట్టి 4 ని పొందుతాము అదేవిధంగా x ని తీసుకునేటప్పుడు మనకు ఈ 0 41 లభిస్తుంది మరియు dy విలువ 0 40 అవుతుంది మరియు x కు చిన్న వాల్యూ ని తీసుకునేటప్పుడు మనకు y విలువ 0 0401 అవుతుంది మరియు ఇక్కడ మనకు 0 0400 లభిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో x విలువ పెద్దగా ఉన్నప్పుడు మనం ఈ 2 yమరియు dy లు సమానం కావు అని గమనించాం కాబట్టి ఈ రెండిటికీ మధ్య భేదం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఈ dy ని అంచనావేయడం లేదు మరియు y లోని మొత్తం మార్పును అంచనా వేయదు కానీ ఈ x చిన్నగా ఉన్నప్పుడు కాబట్టి మీరు ఒక చిన్న ఇంక్రిమెంట్ ను ఇస్తే ఈ dy y పదాన్ని బాగా అంచనా వేస్తోంది మరియు మనం ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో లీనియర్ టర్మ్ ద్వారా అంచనా వేయగలిగితే దాని అర్థం అది అవుతుంది ఇప్పుడు మనం fx13x 12 యొక్క డిఫరెన్షబులిటీ ని x1వద్ద పరీక్షిద్దాం ఇది ఫంక్షను ఇక్కడ మనం y ని ఈ భేదం గా తీసుకుంటాం x1 వద్ద ఇది f1x f1 అవుతుంది ఇక్కడ మనం 1x ను సబ్మిట్ చేస్తాము అప్పుడు ఇది 13x 12 అవుతుంది మరియు f విలువ 1 అవుతుంది కాబట్టి మనం 3x2 ని మాత్రమే పొందుతాము ఇప్పుడు మనం A విలువను ఎలాగంటే ఇప్పుడే మాట్లాడిన ఇక్కడ ఉన్న ఈ కోషెంట్ ద్వారా కనుక్కోవడం సాధ్యం అవుతుందేమో తనిఖీ చేస్తాము మనం ఈ కోషెంట్ ను పొందగలిగితే మరియు లిమిట్ 0 అయితే అప్పుడు మనం ఈ ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అవుతుందని పిలుస్తాము కాబట్టి మనం అలాంటి A ని కనుగొనగలమా అని తనిఖీ చేస్తాము కాబట్టి ఇక్కడ dy విలువ ఈ కోషెంట్ Axx అవుతుంది ఈ కోషెంట్ 0 అయితే మనం ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అని మరియు మనం అలాంటి A ని కనుగొనలేకపోతే అప్పుడు ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ కాదు అని అంటాము కాబట్టి ఇక్కడ మనం ఈ కోషెంట్ ను y Axx గా తీసుకుంటాం మనం దీనిని x తో భాగించవచ్చు కాబట్టి అక్కడ మనకు A లభిస్తుంది కాబట్టి మీకు yx లభిస్తుంది yx అంటే ఏమిటి ఇక్కడy x213 అవుతుంది మరియు మనం ఈ x తో భాగించినప్పుడు దాని ఎక్సపోనెంట్ 23 1అవుతుంది కాబట్టి నన్ను దీనిని లెక్కించనివ్వండి ఇక్కడ ఈ పదం yx y విలువ x23 మరియు ఇక్కడ మనకు x ఉంది కాబట్టి ఇది x23 1 లేదా x 13 A అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం x కుడివైపు నుండి 0 ని చేరుకున్నప్పుడు ఈ ఫంక్షన్ కి చేరుకుంటుందని గమనించాము ఉదాహరణకు xపాజిటివ్ అయినప్పుడు ఇది ని చేరుకుంటుంది మరియు ఈ x ను మనం ఎడమవైపు నుండి సమీపించేటప్పుడు మరియు x నెగిటివ్ అయినప్పుడు ఇది 0 ని చేరుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో A విలువ ఏమైనప్పటికీ మరియు A తో సంబంధం లేకుండా కుడివైపు నుండి సమీపించేటప్పుడు దాని విలువ అవుతుంది మరియు x ఎడమవైపు నుండి సమీపించేటప్పుడు దాని విలువ అవుతుంది కాబట్టి ఈ కోషెంట్ పరిమిత లిమిట్ ను కలిగి ఉన్నప్పుడు మనం అలాంటి స్థిరాంకాన్ని పొందలేము క్షమించండి డిఫరెన్షబులిటీ కొరకు లిమిట్ 0 ఉండాలి కాబట్టి మనకు అలాంటి పరిమిత సంఖ్య A లేదు కాబట్టి x 0 ని చేరుకున్నప్పుడు ఈ కోషెంట్ లిమిట్ 0 ని కలిగి ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఈ సందర్భంలో x వద్ద ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు ఇప్పుడు ముగింపుకు వద్దాం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే y ని Axϵx గా రాయగలిగితే మనం ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని అంటాము ఇక్కడ A x మీద ఆధారపడదు అంటే A స్వతంత్రంగా ఉంటుంది మరియు ϵ x లలో ఫంక్షన్ మరియు x→0 అయినప్పుడు ϵ→0 అవుతుంది ఇది మనం చర్చించిన ఒక నిర్వచనం మరియు Ax అనే పదాన్ని xy అనే పాయింట్ దగ్గర y యొక్క మొత్తం అవకలనం అని పిలుస్తారు మరియు దీనిని y తో సూచిస్తారు మరియు A విలువ x వద్ద f యొక్క డెరివేటివ్ అవుతుంది మరలా yf ను డిఫరెన్ష్యబుల్ అని పిలవాలంటే డెరివేటివ్ గా పిలువబడే ఈ కోషెంట్ ఎగ్జిస్ట్ కావాలి కానీ రెండు నిర్వచనాలు సమానం అవ్వడాన్ని మనం చూశాం మరియు ఇక్కడ పరిచయం చేసిన డిఫరెన్షియల్ dy f dx కు సమానం అవుతుందని మనం గ్రహించాము మరియు ఇది కేవలం f కోసం నొటేషన్ కాదు కాబట్టి ఈ dy మరియు dx ను వేరుగా రాయడం అర్థమవుతుంది మరియు మనం తర్వాత లెక్చర్ లో కూడా వీటిని ఉపయోగిస్తాము మరియు అది రెండు ఫంక్షన్ ల యొక్క డిఫరెన్షబులిటీ మీద ఉంటుంది మనం ఒక వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ యొక్క డిఫరెన్షబులిటీ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ మూడు కాన్సెప్ట్లు డెరివేటివ్ ను మరియు లీనియర్ ఎక్స్ప్రెషన్ ను కలిగి ఉన్నాయి మరియు ఆ లిమిట్ ను 0 గా రాయడం వల్ల మనకు డిఫరెన్షబులిటీ వస్తుంది కాబట్టి రెండు వేరియబుల్స్ విషయంలో మనం డెరివేటివ్ లను కలిగి ఉండడాన్ని మాత్రమే చూస్తాం ఇక్కడ x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ సహాయం చేయవు లేదా ఆ రెండు డిఫరెన్షబులిటీ లు సమానం కావు డిఫరెన్షబులిటీ అనేది కేవలం పార్షియల్ డెరివేటివ్ లను మాత్రమే కలిగి ఉండడం కంటే భిన్నమైన భావనగా ఉంటుంది అయితే ఒక వేరియబుల్ విషయంలో మనకు ఫంక్షన్ కు డెరివేటివ్ ఉంటే అప్పుడు ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది లేదా చుట్టూ ఇంకొక మార్గం ఉంటుంది కాబట్టి అది తర్వాత ఉపన్యాసంలో ఉంటుంది ఈ లెక్చర్స్ ను తయారు చేయడానికి మేము ఈ రిఫరెన్సు లను ఉపయోగించాం English Word Typing in Telugu Telugu Meaning 1 Lecture లెక్చర్ ఉపన్యాసం 2 Exist ఎగ్జిస్ట్ ఉనికి 3 Formal ఫార్మల్ అధికారిక 4 Neighborhood నైబర్ హుడ్ పొరుగు ప్రాంతం 5 Domain డొమైన్ పొరుగు ప్రాంతం